భాష మార్పు యొక్క టైపోలాజీ అందరికీ నమస్కారం నా NPTEL కోర్సు అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఒక టైపోలాజికల్ విధానం యొక్క ఈ సమావేశంకు స్వాగతం మనం ఇప్పటివరకు వివిధ స్థాయిలలో టైపోలాజీ మరియు లెక్సికల్ టైపోలాజీ పదనిర్మాణ టైపోలాజీ సింటాక్టిక్ సెమాంటిక్ ప్రాగ్మాటిక్ అలాగే ఫోనోలాజికల్ టైపోలాజీ గురించి చర్చించాము కాబట్టి మనం ఇప్పటివరకు చర్చిస్తున్నది అంతా సమకాలీన స్థాయిలో ఉంది సమకాలీన స్థాయిలో అంటే ప్రస్తుతం కొనసాగుతున్న సమయంలో ప్రస్తుత స్థాయిలో ఏ విధమైన క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణను ఉపయోగించవచ్చు అని చెప్పటం సమకాలీకరణ స్థాయిలో ప్రపంచ భాషల నిర్మాణాత్మక లేదా నిర్మాణ విభాగంలో చాలా చర్చలు జరిగాయి టైపోలాజీ మరియు భాష మార్పు అనే పేరుతో ఉన్న ఈ ప్రత్యేక అధ్యాయం కోసం నేను వేరే విధముగా చెప్పటానికి ప్రయత్నిస్తాను కాబట్టి నేను భాషలో మార్పు అని చెప్పినప్పుడు భాష యొక్క ఉపయోగంలో భాష యొక్క నిర్మాణంలో మనం గమనించే విభిన్నమైన లేదా విభిన్న డొమైన్లలో మార్పు గురించి నేను మాట్లాడబోతున్నానని మీరు అర్థం చేసుకోగలరు మరియు ఈ ప్రత్యేక అధ్యాయం కోసం మరింత స్పష్టంగా చెప్పడానికి నా దృష్టి అంతా అభివృద్ధి మరియు చారిత్రక దృక్పథ కోణం వైపు తీసుకువెళ్తున్నాను కాబట్టి నేను దృక్పథం అని చెప్పినప్పుడు ఐకానిక్ పర్సెప్టివ్ నుండి నేను దానిని చేరుకోబోతున్నాను అభివృద్ధి కోణం వైపు అని చెప్పినప్పుడు ఆ విషయం కోసం పిల్లల భాషా సముపార్జన గురించి మాట్లాడబోతున్నాను ఒక పదం రెండు పదాలు బబ్లింగ్ దశ లాంటి విషయాల నుండి మానవునికి భాష ప్రారంభ దశ నుండి ఎలా అభివృద్ధి చెందుతుందో విషయాలు ఎలా మారాయి అన్నది తెలుసుకుంటాము కాబట్టి ఈ అధ్యాయంలోని ఒక అంశం అభివృద్ధి మార్పులతో అవగాహనకు సంబందించినది ఈ అధ్యాయంలోని మరొక అంశం డయాక్రోనిక్ లేదా చారిత్రక మార్పులతో అవగాహనకు సంబందించినది అందుకే యూనిట్కి టైపోలాజీ మరియు లాంగ్వేజ్ మార్పు అని పేరు పెట్టారు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడబోయే మార్పు రెండు విభిన్న కోణాలను కలిగి ఉంటుంది కాబట్టి నేను రెండు వేర్వేరు అంశాలను చెప్పినప్పుడు ఇది మూడు స్థాయిలను కలిగి ఉంటుంది ఈ యూనిట్లో నేను చర్చించబోయే మూడు స్థాయిలు ఏమిటి అవి మనం క్లుప్తంగా చెప్పుంకుందాం మరియు నేను అన్ని సమయాలలో ప్రస్తావించిన అదే పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఆశిస్తున్నాను ఆ పుస్తకం ఇంట్రడ్యూసింగ్ లాంగ్వేజ్ టైపోలోజి అది ఎడిత్ మోరావ్సిక్ చేత వ్రాయబడింది మరియు దానిని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ద్వారా ప్రచురించబడింది కాబట్టి నేను ఇప్పడు భాషలను చర్చించబోతున్నాను భాషలు మూడు స్థాయిలలో ఎలా మారుతాయి అంటే మొదటిది సముపార్జన స్థాయి వినియోగ స్థాయి మరియు చారిత్రక స్థాయిలో ఉంటుంది ఇవి మూడు వేర్వేరు ప్రమాణములు మూడు వేర్వేరు స్థాయిలు మేము టైపోలాజికల్ విధానం నుండి భాషా మార్పుకు సంబంధించి ఏ విధమైన క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణను ఎలా అర్ధం చేసుకోగలమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మీరు చర్చించాలని ఆశించే ప్రధాన ప్రశ్నలు ఏమిటి చారిత్రాత్మకంగా ఇవి కొన్ని రకాల సూచనాత్మక ప్రశ్నలు అని చెప్పుకుందాం ప్రశ్నలు దాని కంటే విస్తృతంగా ఉండవచ్చు లేదా కొన్ని ఇతర భాషా దృగ్విషయాల గురించి ఆలోచించవచ్చు మనం దానిలో ఒక అంశం గురించి మాత్రమే చర్చిద్దాము కాబట్టి మీరు సమాధానం పొందాలని ఆశించే మొదటి ప్రశ్న ఏమిటంటే మీరు చారిత్రకంగా ఏమనుకుంటున్నారో ఏవైనా కథనాలు భాష ఉనికిలోకి ఎలా వస్తాయి ఉదాహరణకు ఈ సందర్భంలో ఆంగ్లం కాబట్టి ఆంగ్లంలో ఇండో ఆర్యన్ భాష అయిన ఒడియాలో ఇండో ఆర్యన్ భాషలో ఉన్న హిందీలో మనకు ఆర్టికల్స్ లేవు కానీ ఆంగ్లంలో ఉన్నాయి కాబట్టి మనం ఆంగ్లం వంటి భాషలను పరిశీలన చేస్తే ఏ రకమైన ఆర్టికల్స్ కలిగి ఉన్న భాష అయినా మీరు సమాధానం కోసం వెతకవలసిన మొదటి ప్రశ్న ఏమిటంటే చరిత్రలో ఆర్టికల్స్ ఎలా వస్తాయి ఆర్టికల్స్ ను కలిగి ఉన్న భాషలకు ఆర్టికల్స్ ఉండే చారిత్రక మార్గం ఏమిటి మరియు చర్చలలో నేను అడగవల్సిన రెండవ ప్రశ్న ఏమిటంటే పద క్రమం ఎలా మారుతుంది కాబట్టి కొన్నిసార్లు "SOV" పరిస్థితిని బట్టి "SVO" అవుతుంది లేదా వైస్ వెర్సా అవుతుంది కాబట్టి అది ఎలా జరుగుతుంది అది కూడా చారిత్రక ప్రశ్న కాబట్టి మొదటి మరియు రెండవ ప్రశ్నలు చారిత్రక ఆధారాలు చర్చపై ఆధారపడి ఉంటాయి మూడవ ప్రశ్న ఏమిటంటే పిల్లలు వ్యతిరేక పదాలు మరియు ప్రాదేశిక పదాలు ఎలా అర్ధం చేసుకుంటారు ఇది సముపార్జన ఆధారిత ప్రశ్న తర్వాత నాల్గవది రెండవ భాష నేర్చుకునేవారి అంతర్ భాష లక్షణం ఏమిటి మళ్ళీ సముపార్జన ఆధారిత ప్రశ్న కాబట్టి మీరు ఏం అనుకుంటున్నారు రెండవ భాష నేర్చుకునేవారి విషయంలో అంతర్ భాషల లక్షణాలు ఏమిటి భాషా వినియోగంలో ఏ ప్రక్రియలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి మీరు భాషా వినియోగం గురించి మాట్లాడబోతున్నారని చెప్పినప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్న వివిధ ప్రక్రియలు ఏమిటి కాబట్టి ఇవి మొరావ్సిక్ పుస్తకంలో చర్చించబడిన ప్రశ్నలు మనం ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు వ్యవహరించగల కొన్ని సంభావ్య సమాధానాలు కనుగొనడానికి ప్రయత్నిస్తాము మనం కొన్ని పరిచయ ఆధారిత చర్చలకు వెళ్దాం ఈ కోర్సులో ఇప్పటివరకు మనం నేను చెప్పినట్లుగా సమకాలిక నిర్మాణంలో క్రాస్ లింగ్విస్టిక్ పునరావృత నమూనాల గురించి మాట్లాడాము సింటాక్స్ సెమాంటిక్ పదనిర్మాణ శాస్త్రం ఫోనోలోజిప్రాగ్మాటిక్స్ కావొచ్చు ప్రస్తుత సమయంలో మనం క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణల గురించి మాట్లాడుతున్నాము దీనిని సమకాలీకరణ స్థాయి అని కూడా పిలుస్తారు కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే భాష డైనమిక్గా ఉంటుంది అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి అది పరిణామం చెందుతూ ఉంటే అప్పుడు మనం భాషా పరిణామ ప్రక్రియ ఎలా మారుతున్నాయో కూడా పరిశీలించాలి నేను నిజంగా భాషా పరిణామం ఎలా జరిగిందో చెప్పుకోవటం లేదు సహజ భాషలో లేదా మానవ భాషలో చిన్న చిన్న మార్పులు ఎలా జరుగుతున్నాయో కనుక్కోగలిగితే కొన్ని భాషా దృగ్విషయాలను సాధనాలుగా ఉపయోగించడం కోసం మేము ప్రయత్నిస్తాము ఉదాహరణకు నేటి ఆంగ్లంలోని ఫొనెటిక్ ఇన్వెంటరీని చూడండి ఇది పదిహేనవ శతాబ్దపు ఆరంభంలో లేదా అంతకంటే పూర్వం ఉండే విధానానికి చాలా భిన్నంగా ఉంది కాబట్టి నేటి ఆంగ్లం యొక్క ఫొనెటిక్ ఇన్వెంటరీని అంతరాలను కలిగి ఉంది కాబట్టి ఎలాంటి అంతరాలను కలిగి ఉన్నాయి ఇతర భాషలలో ఉండే నిర్దిష్ట శబ్దాలు ఇందులో లేవు ఉదాహరణకు నేను మీకు హిందీ మరియు ఆంగ్లం మధ్య తేడా ఏదైనా ఇస్తాను హిందీకి శబ్దం ఉందనుకుందాం థా అని చెప్పుకుందాం "డెంటల్ థా" శబ్దం ఇంగ్లీష్లో లేదు ఇది "త" కావచ్చు లేదా అది థా కానీ త ఆంగ్లం వంటి భాషలో tha లేదు అదేవిధంగా ఫ్రికేటివ్స్ లాగా అనిపిస్తాయి ఫ్రికేటివ్ ఇంగ్లీషులో డెంటల్ థా ఫ్రికేటివ్ ఉందనుకుందాం కాబట్టి సీల్లో సా వంటి అల్వియోలార్ ఫ్రికేటివ్ మరియు షీన్లో లాగా షా వంటి పాలియేటివ్ ఫ్రికేటివ్ కానీ జర్మన్లో వేలార్ ఫ్రికేటివ్ ఉంది అది ఆంగ్లంలో జరగదు కాబట్టి డెంటల్ శబ్దం "థా" గురించి ఆంగ్లంలో నాకు తెలియదు కానీ కనీసం జర్మన్ వేలార్ ఫ్రికేటివ్ పాత ఇంగ్లీషులో ఉండేది కానీ క్రమంగా అది ఫొనెటిక్ ఇన్వెంటరీ దానిని కోల్పోయింది కాబట్టి అది అక్కడ ఉండేదని భాషావేత్తలు ఎలా వాదిస్తారు ఇప్పటికి సైలెంట్ అక్షరాలు గా గ్ అనేవి లైట్ మరియు నైట్ లో వున్నాయి కాబట్టి మీరు జర్మన్లో లాఫ్ అని చెప్పినప్పుడు అది భిన్నమైన ధ్వనిగా ఉంటుంది కానీ మీరు లైట్ మరియు నైట్ అని చెప్పినప్పుడు సైలెంట్ అక్షరాలు గా గ్ అనేవి వున్నాయి కాబట్టి ఎందుకు సైలెంట్ అక్షరాలు అనేవి వున్నాయి అది ఇంగ్లీష్ యొక్క ఫొనెటిక్ ఇన్వెంటరీ మారుతున్న విధానంతో కొంత సంబంధం కలిగి ఉండవచ్చు శతాబ్దాల తరబడి కాలక్రమానుసారమైన చట్టాల ప్రక్రియ ఉందని ఇది చూపిస్తుంది ఇది క్రమంగా ఆధునిక రకాలుగా రూపాంతరం చెందింది ఇది నిర్దిష్ట శబ్దాలను కోల్పోయే మార్పు కొత్త శబ్దాల జోడింపు ఇవన్నీ భాషలో చారిత్రక లేదా డయాక్రోనిక్ చారిత్రక మార్పు అనే విభాగంలోకి వస్తాయి కాబట్టి మనం ధ్వని మార్పులు ఎలా జరుగుతాయో చర్చిస్తున్నాము మీకు డయాక్రోనిక్ ఫ్యాషన్ లేదా డయాక్రోనిక్ పద్ధతి గురించి తెలుసు కాబట్టి జర్మన్ వేలార్ ఫ్రికేటివ్ "ఖా" గురించి చూద్దాము ఈ ఖా శబ్దం ఆంగ్లంలో బి అని ఉపయోగించే వేలార్ ఫ్రికేటివ్ అది ఇప్పుడు ఉనికిలో లేదు కాబట్టి ఆధునికత వైపు వెళుతున్నప్పుడు ధ్వనిపరమైన లేదా శబ్దపరమైన మార్పు జరిగింది కాబట్టి ఈ రకమైన మార్పులుఈ రకమైన వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవాలి సమకాలిక స్థితిలో క్రాస్ లింగ్విస్టిక్ కన్వర్జెన్స్ సరైనది అయితే చారిత్రక మార్పులకు సంబంధించి మనం కొంత సాధారణీకరణతో ముందుకు రాగలమా అని టైపోలాజికల్గా కనుగొనాలి మరియు పెద్ద ప్రశ్న ఏమిటంటే చారిత్రక మార్పుకు మేము ముందుకు రాగలమని మీరు అనుకుంటున్నారా లేదా వివిధ ప్రపంచ భాషలలో భాషా మార్పు ఎలా జరుగుతోందో భాషా శాస్త్రవేత్తలు క్రాస్ లింగ్విస్టిక్ నమూనాను కనుగొనడం సాధ్యమేనా కాబట్టి మనం జర్మన్లో వలె ఈ వేలార్ ఫ్రికేటివ్ ఖాని పరిగణనలోకి తీసుకుంటే కొన్ని ఇతర భాషలు కూడా ఇలాంటి మార్పులకు గురయ్యాయని మీరు అనుకుంటున్నారా అన్నది ఒక్కటే ప్రశ్న కాబట్టి ఇది మనం మాట్లాడుకుంటున్న ఉదాహరణ లాఫ్ ఇక్కడ మనం చర్చిస్తున్న మార్పు ఇది వేలార్ ఫ్రికేటివ్ కాబట్టి ప్రశ్నలు ఏమిటి ఒకటవ ప్రశ్న అది ఏదైనా ఇతర భాష ఉందా ఇదే విధమైన మార్పును ఎదుర్కొన్నారా రెండవ ప్రశ్న ఏమిటంటే భాషల ద్వారా వచ్చిన ఇతర మార్పులు ఏమిటి చాలా ముఖ్యమైన మరొక ప్రశ్న అప్పుడు మాకు ప్రశ్నలు ఉన్నాయి భాషలు కొత్త శబ్దాలను పొందుతాయని మీరు అనుకుంటున్నారా మీరు కొత్త శబ్దాల గురించి మాట్లాడుతుంటే ఈ రకమైన మార్పులు ఎలా జరుగుతాయి మరియు ఎందుకు అని మీరు అనుకుంటున్నారా భాషావేత్తలు సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నించే కొన్ని కీలకమైన ప్రశ్నలు ఇవి కాబట్టి మీరు దానిని చూసినప్పుడు లేదా మీరు అలాంటి సందర్భాలలో కనుగొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మాకు లభించిన ఒక ఉదాహరణ జర్మన్లో వేలార్ ఫ్రికేటివ్ కాబట్టి మీకు వెంటనే ఆలోచన రావాలి దాని ఫోనెటిక్ ఇన్వెంటరీ నుండి వేలార్ ఫ్రికేటివ్ను కోల్పోయిన ఇతర భాష ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా లేదా కాకపోతే ఇది వెలార్ ఫ్రికేటివ్ గురించి మాత్రమే కాదు భాషల ద్వారా వెళ్ళిన మరికొన్ని మార్పులు ఉండవచ్చు ద్వంద్వ కాలంలో కొన్ని ఇతర మార్పులు కూడా జరిగితే గుర్తించడానికి క్రాస్ లింగ్విస్టిక్ పునరావృత నమూనాను కనుగొనడం మాకు సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా మూడవ ప్రశ్న శబ్దాలను కోల్పోవడమే కాకుండా భాషలు కూడా కొత్త శబ్దాలను పొందుతాయని మీరు అనుకుంటున్నారా ఇది కూడా సంబంధిత ప్రశ్న ఇది ఎల్లప్పుడూ కోల్పోయే వైపుకు కాకుండా కొత్త శబ్దాలను పొందడం లేదా కొత్త పదాలను పొందడం కూడా కలిగి ఉండవచ్చు అని కూడా తెలుసుకోవాలి కాబట్టి భాషలు కూడా కొత్త శబ్దాలను పొందుతాయని మీరు అనుకుంటున్నారా మరియు చివరకు ఏ మార్పులు జరిగినా సిమాంటిక్స్ కోల్పోవడం మరియు పొందడం మరియు మార్చడం అన్ని రకాల మార్పులు డయాక్రోనిక్ పద్ధతిలో సమయ వ్యవధిలో జరుగుతున్నాయి మార్పులు ఎలా జరుగుతాయి మరియు అవి ఎందుకు జరుగుతాయి కాబట్టి ఇవి భాషావేత్తలుగా మరియు భాషాభిమానులుగా మనల్ని మనం అడగవలసిన కొన్ని ప్రశ్నలు కానీ ఏ చారిత్రక మార్పులు జరిగినా అవి ఒక వ్యక్తిని ప్రభావితం చేయవని గుర్తుంచుకోండి అయితే ఈ మార్పులు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎవరైతే ఆ భాష మాట్లాడుతున్నారో అలాంటి మార్పుల ద్వారా సంఘాన్ని అంతటా ప్రభావితం చేస్తుంది ఇది ఒక నిర్దిష్ట వ్యక్తికి సంబంధించినది కాదు అని తెలుసుకోవాలి ఇది మొత్తం స్పీచ్ కమ్యూనిటీని ప్రభావితం చేస్తుందని నేను చెప్పినప్పుడు చిన్న వ్యక్తి చిన్న వ్యక్తి యొక్క వినియోగ మార్పు మూల కారణం కావచ్చు కానీ ఆ చిన్న మార్పు భాషా ప్రవాహంలో పెద్ద మార్పులకు చేరుకుంటుంది ఇది భాషలో మరియు టైపోలాజికల్ పద్ధతిలో మార్పుకు సంబంధించిన చారిత్రక అంశం లేదా చారిత్రక పద్ధతి గురించి కానీ అభివృద్ధి స్థాయిలో ఏమి జరుగుతుంది నేను మీకు చెప్పాను ఒకటి చారిత్రక స్థాయి మరొకటి అభివృద్ధి మరియు ఈ రెండు విభాగాలును మూడు వేర్వేరు స్థాయిలుగా కలపవచ్చు ఒకటి సముపార్జన రెండవది ఉపయోగం మరియు మూడవది డయాక్రోనిక్ అంశం చిన్నతనంలో మనం భాషను సంపాదిస్తాము మరియు అర్థం చేసుకోవడానికి మరియు మాట్లాడటానికి ఈ సంపాదించిన జ్ఞానాన్ని నిరంతరం పడిపోతాము అదే వాస్తవం మరియు మనందరికీ దాని గురించి తెలుసు కాబట్టి అది ఏ భాష అయినా అది మొదటి భాష అది ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ చైనీస్ హిందీ ఒడియార్ ఏదైనా కావచ్చు కాబట్టి మేము భాషను సంపాదించిన తర్వాత మనం ఏ ఉద్దేశ్యంతో చేసాము లేదా ఈ సముపార్జన యొక్క ఫలితం ఏమిటి ఏ సందర్భంలో మనం ఎందుకు ఉపయోగించాము మేము దానిని అర్థం చేసుకోవడానికి మరియు మాట్లాడటానికి ఉపయోగించాము తద్వారా మా సందేశాన్ని ఇతరుల సందేశాలను కూడా అర్థం చేసుకునేలా తెలియజేయడానికి ఉపయోగించాము కాబట్టి ఈ భాషా సముపార్జన అనేది ఎటువంటి బాష లేని దశ నుండీ భాషకు ఎదిగే ప్రక్రియ కాబట్టి ఉత్పాదకాలు అన్నీ కలిసి భిన్నమైన విధానాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మానవునిలో మీకు భాష లేని దశ ఏదైనా వుందా అంటే లేదనే చెప్తారు మీరు మానవులైతే భాష సహజంగానే ఉంటుంది మరియు మీరు మానవుడు అయినందున అది మీ మెదడులో అంతర్నిర్మితమైంది కాబట్టి అధికారిక లేదా ఉత్పాదక విధానాన్ని అనుసరించి మేము ఈ చర్చకు వెళ్లడం లేదు కానీ కనీసం మీరు క్రియాత్మక విధానం పరిశీలిస్తే బిడ్డ పుట్టినప్పుడు పిల్లవాడు మాట్లాడలేదు కానీ చివరికి పిల్లవాడు భాషను సంపాదించాడు మనం ఏ భాష లేని దశ నుండీ ఒక భాషకుఒక భాష నుండి రెండవ భాషకు లేదా రెండవ భాష నుండి బహుళ భాషలకు వంటి వాటిని విశ్వసిస్తే అన్ని రకాల దశలలో ఈ భాషా సేకరణ మరియు భాషా వినియోగం రెండు అదనపు రంగాలు ఇక్కడ క్రాస్ లింగ్విస్టిక్ సారూప్యతలు క్రమపద్ధతిలో ఉండవచ్చు కాబట్టి నేను చారిత్రక మరియు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అభివృద్ధి విభాగం కింద మనకు రెండు వేర్వేరు స్థాయిలు ఉన్నాయి మరియు ఈ స్థాయిలు ఏమిటి ఒకటి సముపార్జన స్థాయి మరొకటి వినియోగ స్థాయి మీరు సముపార్జన స్థాయిని చెప్పినప్పుడు చిన్న పిల్లవాడు ఏ బాషా తెలియని దశ నుండి ఒక బాష తెలుసుకునేవారుకూ మరియు అక్కడనుండి బహుళ బాష తెలుసుకునేవరకు ఎలా ఎదిగాడో అనేది అర్ధం మీరు బహుభాషా వక్త అయితే భాషా సముపార్జన మరియు భాషా వినియోగం యొక్క ఈ మొత్తం ప్రక్రియ రెండు కొత్త ప్రదేశాలు లేదా భాషాపరమైన సారూప్యతలను టైపోలాజికల్ కోణం నుండి క్రమబద్ధీకరించగల రెండు అదనపు ప్రదేశాలు కాబట్టి ఇప్పుడు చూద్దాం ఒకటి చారిత్రకమైనది మరొకటి భాషా సముపార్జన మరియు మూడవది భాషా వినియోగం కాబట్టి చారిత్రాత్మక మార్పు వర్గంలో నేను పేర్కొన్నట్లుగా ఇది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది ఈ ప్రక్రియ ఒక వ్యక్తి యొక్క జీవితకాల మార్పుఒక వ్యక్తి యొక్క ఒకే మార్పుతో ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఈ భాషను ఉపయోగిస్తున్న విధానం మొత్తం భాషాపరమైన మార్పుకు దోహదం చేస్తుంది అది ఈ భాషా సంఘం లేదా ప్రసంగ సంఘం ద్వారా మార్పుకు దోహదం చేస్తుంది భాషా సముపార్జనలో మనం పరిశీలన చేయబోతున్నాము మరియు ఈ ప్రక్రియ ఏ భాష లేని దశ నుండి ఒక భాషకు మరియు ఒకటి నుండి బహుళంగా ఎలా ఉంటుందో చూడబోతున్నాము మీరు భాషా వినియోగం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక భాషను తెలుసుకోవడం అనేది ఇతరులను అర్థం చేసుకోవడానికి మరియు వారితో కమ్యూనికేట్ చేయడానికి ఎలా సహాయపడుతుందో తెలుసుకోవడానికి మీరు ప్రధానంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మూడు స్థాయిలు మరియు సంభావ్య ప్రశ్నలు మనం చర్చించబోతున్నాము ఇప్పుడు ఇది ఒక వివరణాత్మక అధ్యయనం లేదా ఇది చారిత్రక లేదా అభివృద్ధి దృక్పథం ద్వారా ఏదైనా రకమైన మార్పు యొక్క ప్రాథమిక విశ్లేషణగా పరిగణలోకి తీసుకుందాం ప్రారంభ దశ చివరి దశ మరియు ఇంటర్మీడియట్ దశలు ఏమిటో ఈ విభాగం లో మేము కనుగొనబోతున్నాము మార్పు జరగాలంటే వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రశ్నలు ఏమిటి కాబట్టి నేను కొంతకాలం క్రితం చెప్పిన ప్రశ్నలన్నీ భాష మార్పును చారిత్రక దృక్కోణం నుండి మరియు అభివృద్ధి కోణం నుండి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు చూడవలసిన పరిస్థితులు ఏమిటి కాబట్టి ప్రశ్నలు ఏమిటి మొదటి ప్రశ్న అది నేను మీకు మొదటిది అని మధ్యది అని మరియు చివరిది అని చెప్పాను కాబట్టి ఈ మూడు దశలను మనం గమనించాలి లేదా మార్పులు ఎలా జరుగుతున్నాయో మనం గుర్తించాలి కాబట్టి చివరి దశ B అని చెప్పుకుందాం దశ B అది చివరి దశ అయితే క్రాస్ లింగ్విస్టిక్ పునరావృత A అంటే B లేదా B అనేది A నుండి రావాలి కాబట్టి A ప్రారంభ దశ B చివరి దశ అని అనుకుందాం కాబట్టి మీరు ఆలోచించవలసిన మొదటి ప్రశ్న ఏమిటంటే క్రాస్లింగ్విస్టిక్ పునరావృత ఏమిటో మనం గుర్తించడానికి ఏదైనా మార్గం ఉందా లేదా" బి వలన ఏ కి కలిగిన మార్పులు ఏమిటి అంటే B ఏదైనా కలిగి ఉంటే Bని ఉత్పత్తి చేయడానికి Aకి సహాయపడే వారి ముఖ్యమైన లక్షణం ఏమిటి B అనేది ఖచ్చితంగా A యొక్క ఫలితం ఎందుకంటే A అనేది ప్రారంభ B అనేది అంతిమంగా ఉంటుంది " B" అనేది చివరిది అయితే "B" అనేది "A" యొక్క ఫలితం లేదా "B" అనేది "A" యొక్క మారిన రూపం కాబట్టి ఆ సందర్భంలో "A" కలిగి ఉన్న క్రాస్లింగ్విస్టిక్ పునరావృతం ఏమిటో మనం కనుక్కోవాలి అందుకే "B" దాన్ని పొందగలదు అన్నది మొదటి ప్రశ్న "A" ఇవ్వబడిన రెండవ ప్రశ్న ఇది ప్రారంభ దశ క్రాస్ లింగ్విస్టిక్ పునరావృత "B" అంటే ఏమిటి ఇది "A"గా మారుతుందా కాబట్టి "A" చివరికి అది B గా మారడానికి సాధ్యమయ్యే అంశాలు ఏమిటి ఆ తర్వాత మూడవది "A" నుండి "B"కి మారుతుంది అయితే భాషాపరంగా పునరావృతమయ్యే మధ్యంతర దశలు ఏమిటి మధ్యస్థ దశలు ఏమిటి తద్వారా "A" నుండి ప్రారంభమైన ప్రయాణం "B"తో ముగిసింది కాబట్టి "A" మరియు "B" మధ్య జరిగే మధ్యంతర దశలు ఏమిటి మనం దానిని "C" అని పిలవవచ్చు కాబట్టి ప్రయాణం A C ఆ తరువాత B లాగా ఉంటుంది కాబట్టి ఇది A ప్రారంభ దశ B చివరి దశ మరియు C అనేది మధ్యంతర దశ కాబట్టి మనం అన్వేషించాల్సిన ప్రశ్నలను నేను కొంతకాలం తర్వాత పునరావృతం చేస్తాను కానీ మనం అర్థం చేసుకోవలసిన మొదటి ప్రశ్న ఏమిటి C అనేది A కి మరియు B కి మధ్యలోకి మారే క్రాస్లింగ్విస్టిక్గా పునరావృతమయ్యే పరిస్థితులు ఏమిటి కాబట్టి ఈ ప్రశ్నలు కొంచెం క్లిష్టంగా అనిపిస్తాయి కాబట్టి దయచేసి మీరు చర్చ మధ్యలో కోల్పోయినట్లు భావించకండి కాబట్టి ఏదైనా భాష యొక్క అభివృద్ధి దశలను చేరుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఈ అభివృద్ధి మార్పు ప్రారంభ దశ Aతో ప్రారంభమవుతుంది ఇది చివరి దశ B తో ముగుస్తుంది మరియు C అనేది మధ్యంతర దశ కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నామని పరిగణనలోకి తీసుకుంటే మొదటి ప్రశ్న ఏమిటంటే ఇచ్చినది B అనేది చివరి దశ క్రాస్ లింగ్విస్టిక్గా పునరావృతమయ్యే A అంటే ఏమిటి B రాగలదా అంటే A తప్పనిసరిగా కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి లేదా A తప్పనిసరిగా కొన్ని భాషా అంశాలును కలిగి ఉండాలి అవి B యొక్క సంప్రదింపుకు కారణం B తప్పనిసరిగా Aతో బలమైన సహసంబంధం కలిగి ఉండాలి అది మొదటి ప్రశ్న రెండవది A తప్పనిసరిగా కొన్ని సంభావ్య లక్షణాలను కలిగి ఉండాలి ఇది చివరికి B యొక్క ఉత్పత్తికి దారి తీస్తుంది అంటే ఈ రెండు ప్రశ్నలు ప్రారంభ దశలో ఒకటి చివరి దశలో ఉన్నాయి కానీ అవి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ప్రారంభ దశ చివరి దశకు వచ్చేటప్పటికి ఏదో ఒకదానిని కలిగి ఉండాలి చివరి దశ తప్పనిసరిగా ప్రారంభ దశ యొక్క కొంత సంభావ్య ఉనికి ఫలితంగా ఉండాలి A నుండి B వరకు మార్పులు జరుగుతున్నప్పుడు A మధ్య స్థాయిలో C తప్పనిసరిగా ఉండాలి కాబట్టిA నుండి C కి మారడానికి దారితీసే పరిస్థితి ఏమిటో మనం క్రాస్ లింగ్విస్టిక్గా కనుగొనవలసి ఉంటుంది ఇది సరియైనదా కాబట్టి మొదటి ప్రశ్న ప్రారంభ దశకు సంబంధించినది రెండవ ప్రశ్న చివరి దశకు సంబంధించినది మూడవది మధ్యంతర దశకు సంబంధించినది మరియు తదుపరిది పరిస్థితులకు సంబంధించినది కాబట్టి మీకు అవసరమైన పరిస్థితులు ఏమిటి అంటే ఇక్కడ A ఎందుకు B అయింది అని ఇప్పుడు మనం ఎలా మాట్లాడబోతున్నామో చూద్దాం ఉదాహరణకు బేసి క్రమాన్ని తీసుకుందాం SVO సబ్జెక్ట్ క్రియ మరియు ఆబ్జెక్ట్ అనేది ఆంగ్ల క్రమంకి చెందింది నేను ఆహారం తిన్నాను కాబట్టి మనస్సులో ఉద్భవించే ప్రశ్న ఏమిటంటే SVO ఏ ఆర్డర్ల నుండి రావచ్చు మీరు ఏమనుకుంటున్నారు ఇది అప్రమేయంగా వచ్చే క్రమం ఇది చాలా మూలాధారమైన వరుస క్రమం లేదా ఇది వేరే దాని నుండి వచ్చినదా అన్నది ఒక్కటే ప్రశ్న రెండవ ప్రశ్న SVO ఏ ఆర్డర్లను మార్చవచ్చు కాబట్టి మీరు అలా అనుకుంటే SVOకి ప్రారంభ క్రమం ఉందని ఊహించుకుంటే ఆఖరి క్రమం ఏమిటి SVO అనేది చివరి ఆర్డర్ అని ఊహించుకోండిఅయితే ప్రారంభ ఆర్డర్ ఎలా ఉండేది ఇది మొదటి మరియు రెండవ ప్రశ్న ఈ ప్రక్రియకు మధ్యవర్తిత్వం వహించే వరుస క్రమాలు ఏవి మధ్యస్థ విషయాలు ఏమిటి మరియు నాల్గవది ఈ మార్పుకు అనుకూలమైన పరిస్థితులు ఏమిటి నేను ఇక్కడ వ్రాయబోతున్నాను ఇది మీరు అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది ఇది మనం ఇక్కడ వ్రాయబోతున్నామని చెప్పుకుందాం బహుళ వర్డ్ ఆర్డర్లు SVO SOV VSO VOS మరియు OSV OVS ఉన్నాయి సాధ్యమయ్యేవి ఈ 6 రకాలు SVOతో చర్చ ప్రారంభిద్దాం మనం దానిని ప్రారంభ దశగా పరిగణించినట్లయితే నేను దానిని IS అని వ్రాస్తాను మరియు SVO అయితే SVOను ఎదుర్కొంటాము కాబట్టి మీ మనస్సులో వచ్చే మొదటి ప్రశ్న అది ఎక్కడ నుండి వచ్చింది అని మీరు అనుకుంటున్నారా ఇది చివరి దశ అయితే ప్రారంభ దశ ఏమిటి ఇది ఒక ప్రశ్న కావచ్చు రెండవ ప్రశ్న ఇది ప్రారంభ దశ అయితే మేము SVOతో చర్చను ప్రారంభించాము మరియు చివరిగా పరిగణించబడే ఇతర ఆర్డర్లు ఏవి కావచ్చు కాబట్టి అది రెండవది మూడవ ప్రశ్న ఇప్పుడు SVO నుండి VSO గా మారిందని అనుకుందాం కాబట్టి SVO నుండి VSO కి అందుబాటులో ఉన్న ఇతర రూపాలు ఏమిటి అది మూడవ ప్రశ్న మరియు తదుపరి ప్రశ్న సాధ్యమయ్యే పరిస్థితులు భాషాపరంగా పునరావృతమయ్యే పరిస్థితులు అటువంటి మార్పును ప్రేరేపించిన లేదా సహాయపడినవి ఏమిటి కాబట్టి పరిగణలోకి తీసుకోండి మీరు మొదట SVO గురించి తుది ఆర్డర్గా భావిస్తారు అది దేని నుండి వచ్చి ఉండాలి రెండవ ప్రశ్న దానిని ప్రారంభ ఆర్డర్గా పరిగణించండి తరువాత జరిగే ఇతర విషయాలు ఏమిటి మూడవ ప్రశ్న అటువంటి సందర్భంలో SVO VSOగా మారిందని ఊహించండి ఇతర మధ్యస్థ పరిస్థితులు ఏమిటి అని మీరు అనుకుంటున్నారు మరియు చివరగా అటువంటి మార్పుకు అనుకూలమైన పరిస్థితులు ఏమిటి మరియు దానికి కారణాలు ఏమిటి కాబట్టి ఇవి భాషావేత్తలు సాధారణంగా అన్వేషించడానికి ప్రయత్నించే ప్రశ్నల లాంటివి కాబట్టి నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను అయితే ఇది ఒక సాధనం వంటిది దీని ద్వారా భాషావేత్తలు గుర్తించడానికి ప్రయత్నిస్తారు ఎల్లప్పుడూ ఏదైనా భాషలో అభివృద్ధి ప్రక్రియను గుర్తించడానికి ప్రయత్నిస్తారు